నమస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మీరు గుర్తు చేసుకుంటే మనం మొదటి ఉపన్యాసంలో అకౌంటింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము తరువాత ఆర్థిక నివేదికల పై చర్చ ప్రారంభించాము రెండవ ఉపన్యాసంలో వ్యాపార చక్రం అంటే ఏమిటి మరియు దాని నుండి బ్యాలెన్స్ షీట్ మరియు P L వంటి ప్రధాన ఆర్థిక నివేదికలు ఎలా ఉద్భవించాయో చర్చించాము ఇక 3 మరియు 4 ఇక ఉపన్యాసాలలో బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి మరియు బ్యాలెన్స్ షీట్లోని అంశాలు ఏమిటి చూసాము ఈ రోజు మనం బ్యాలెన్స్ షీట్ పై మన చర్చను కొనసాగిద్దాం ఆపై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ను అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్తాము మనము బ్యాలెన్స్ షీట్ యొక్క శీఘ్ర సమీక్ష తీసుకుంటాము బ్యాలెన్స్ షీట్ యొక్క చిన్న రూపం మీకు ఇప్పటికే తెలుసు అందులో 6 అంశాలు ఉన్నాయి ఇప్పుడు వాటిలో ప్రతి అంశాన్ని వివరంగా చర్చించబోతున్నాం కంపెనీల చట్టం యొక్క షెడ్యూల్ III కింద బ్యాలెన్స్ షీట్ యొక్క వివరణాత్మక ఆకృతిని కూడా మనము చూశాము కాబట్టి మనకు ఈక్విటీ కు గాను వచ్చిన ధనం ఉంది తరువాత మనం షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ గురించి చర్చించాము తరువాత మనము ఆస్తుల గురించి చర్చించాము ఇక్కడ మళ్ళీ నాన్ కరెంట్ అసెట్స్ గురించి చర్చించాము మీరు ఈ ఆకృతి చూస్తే అది పర్మనెంన్స్ ఆర్డర్ అంటే స్థిర ఆస్తులు సంస్థతో ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి మొదట మనకు స్థిర ఆస్తి ఉంటుంది తరువాత మనకు ఇతర నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఇతర దీర్ఘకాలిక ఆస్తులు ఆపై కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఆకృతిలో మనం ఇప్పుడు వివరంగా చర్చించబోయే అంశాలను పరిశీలిస్తే 3 అంశాలు ఉన్నాయి ఒకటి అసెట్స్ అంటే యజమాని నిధులు గత ఉపన్యాసంలో మనము ఆస్తులపై మన చర్చను ప్రారంభించాము మనము మళ్ళీ దాని నుండి ప్రారంభిస్తాము ఆస్తులకు సంబంధించి మనం ఇప్పటికే ఆస్తుల యొక్క ప్రధాన ఉదాహరణలు చూశాము కాబట్టి మనకు భూమి భవనం పేటెంట్లు మరియు నగదు మొదలైనవి ఉన్నాయి నిర్వచనపరంగా ఆస్తి అంటే సంస్థ యొక్క అంశం అయ్యుండి ఒక ఆర్థిక విలువను కలిగి ఉండాలి మరియు రెండవ షరతు ప్రకారం అది సంస్థ యొక్క సొంతం అయి ఉండాలి లేదా సంస్థచే నియంత్రించబడాలి

వ్యాపార చక్రానికి గాను మనకు మానవ శక్తి అవసరమని వ్యాపారాన్ని నిర్వహించడానికి మనకు ఉద్యోగులు కావాలని వారు సంస్థ యొక్క అమూల్యమైన ఆస్తులని వారి నైపుణ్యాలు ముఖ్యమైనవని వారి ప్రవర్తన కూడా చాలా ముఖ్యం అని మన మునుపటి ఉపన్యాసంలో చూశాము అయినప్పటికీ వారిని బ్యాలెన్స్ షీట్లో చూపించలేము ఎందుకంటే మానవులు సంస్థకు సొంతం కాదు ఆస్తులలో తప్పనిసరిగా సంస్థ యొక్క వస్తువులు ఉన్నాయి మరియు అవి భవిష్యత్తులో ఆర్థిక విలువను కలిగి ఉంటాయి సాధారణంగా ఆస్తులు సంస్థకి ఉచితంగా అందుబాటులో ఉండవు కాబట్టి ఆస్తికి కొంత ఖర్చు ఉంటుంది మరియు కొలవగల ఆర్థిక విలువ ఉంటుంది అని మనము అనుకున్నాము మరియు ఒకవేళ ఖచ్చితమైన విలువ తెలియకపోతే కనీసం అంచనా వేయవచ్చు ఇప్పుడు ఆస్తుల రకాలు ఉన్నాయి ప్రధానమైన రెండు రకాల ఆస్తులు ఉన్నాయని మనకు తెలుసు ఒకటి నాన్ కరెంట్ అంటే స్థిర ఆస్తులు అనుకోవచ్చు ఫిక్స్ డ్ అసెట్స్ గురించి చర్చించినప్పుడు ముందు మనం మొదటి ఆస్తి అయిన స్థిర ఆస్తి తోనే ప్రారంభించాము అది ఏమిటో మీకు గుర్తుందా మీలో చాలా మంది సరిగ్గా ఆలోచిస్తున్నారు అని నేను భావిస్తున్నాను ఇది ఒక సంస్థ తన వ్యాపారాన్ని నడుపుట కొరకు ఉపయోగించే ఒక రకమైన మౌలిక సదుపాయాలు ఏ కార్యకలాపాలు జరుగుతున్నా స్థిర ఆస్తులు మారవు కానీ అవి వ్యాపార కార్యకలాపాలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి అవి మొత్తం ప్రక్రియకు మద్దతు ఇస్తాయి ఇప్పుడు ఫిక్స్ డ్ అసెట్స్ అంటే కనపడక అస్పష్టంగా ఉంటుంది టాన్జిబుల్ అంటే మీరు తాకగలరు అనుభూతి చెందగలరు మరియు అది భౌతిక ఉనికిని కలిగి ఉంటుంది వాటిని టాన్జిబుల్ అసెట్స్ అంటే భౌతికమైన ఆస్తులుగా పిలుస్తారు భౌతికమైన ఆస్తులకు ఉదాహరణలు చాలా సులభం అని అవి ఏమిటో అందరికీ తెలుసు అని నా అభిప్రాయం మనకు భూమి యంత్రాలు ఫర్నిచర్ వాహనాలు పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు కెమెరాలు మొబైల్ ఫోన్లు ఇంకా పెద్ద సంఖ్యలో ఆస్తులు మీరు తాకగలిగి చూడగలిగి అనుభూతి చెందగలిగినటువంటి ఆస్తులు ఉన్నాయి ఇవన్నీభౌతికమైన స్థిర ఆస్తులుగా పిలువబడతాయి ఇక రెండవ రకం ఇన్ టాన్జిబుల్ అంటే కనిపించనటువంటి ఆస్తి ఇది మీరు తాకలేని లేదా అనుభూతి చెందలేని ఆస్తి కానీ వాటికి విలువ ఉంటుంది అవి కంపెనీతో చాలా కాలం ఉండబోతున్నాయి కాబట్టి కనిపించని ఆస్తులకు ఉదాహరణలు ఏమిటి మీరు ఏదైనా ఉదాహరణల గురించి ఆలోచించగలరా మీరు గుర్తు చేసుకుంటే ఇంతకు ముందు నేను ఒక ఉదాహరణ చెప్పాను మన దగ్గర కంప్యూటర్ ఉందని అనుకుందాం అది ఒక స్థిర ఆస్తి అవుతుందా అంటే సమాధానం అవును అని చెప్పాలి కంప్యూటర్లో రెండు అంశాలు ఉంటాయి హార్డ్వేర్ ఇది కనిపించదు కానీ ఇది కంప్యూటర్లో లోడ్ అవుతుంది మరియు మీలో చాలామంది మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తున్నారు కదా చాలామంది ఒక రోజులో చాలా తరచుగా మొబైల్ ఫోన్ వాడతారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు మీ పరికరాన్ని చూడవచ్చు కానీ ఆ పరికరంలో భౌతిక ఉనికిని కలిగి ఉండని మీకు చాలా ఉపయోగపడే యాప్స్ లోడ్ చేయబడి ఉంటాయి ఇంకా అనేక ఇతర విషయాలు కూడా ఉంటాయి ఆ విషయాలు కనిపించని ఆస్తులకు ఉదాహరణ కనిపించని ఆస్తికి మరేదైనా ఉదాహరణలు మీరు అనుకుంటున్నారా మీరు కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నారని అనుకుందాం మరియు మీరు క్రొత్త సూత్రాన్ని తయారు చేస్తారు లేదా మీరు క్రొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేస్తారు అప్పుడు మీరు పేటెంట్ కూడా కనిపించని ఆస్తికి ఉదాహరణ మీరు ఉదాహరణ చూస్తున్నారా మీకు పేటెంట్లు ఉన్నాయి ట్రేడ్మార్క్లు ఉన్నాయి మనకు గుడ్విల్ ఉంది ఇప్పుడు గుడ్విల్ అంటే ఏమిటి పేరు సూచించినట్లు ఇది సంస్థపై ఉన్న సద్భావన మంచి పేరు మీరు చాలా సంవత్సరాలు అంటే 2 3 5 10 సంవత్సరాలు ఒక దుకాణం నడుపుతున్నారని అనుకుంటాం మీ స్థానిక ప్రజలే కాక దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఇతర దుకాణాల కంటే మీ దుకాణాన్ని ఇష్టపడతారు ఎందుకంటే మీ మీద నమ్మకం విశ్వసనీయత దీనినే గుడ్విల్ అంటాము అంతర్జాతీయ మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక బ్రాండ్లు ఉన్నాయి అవి చాలా విలువైనవిగా పరిగణించబడతాయి ఆ బ్రాండ్ పేరు కూడా విలువైనది మీరు కొన్ని బ్రాండ్ల పేరు చెప్పగలరా లేదా ఆలోచించగలరా టాటా లేదా టాటా మోటార్లు లేదా టాటా స్టీల్ వంటి అనేక కంపెనీలు ఉన్నాయి కానీ బ్రాండ్ పేరు టాటా కాబట్టి ఆ టాటా పేరు చాలా గుడ్విల్ ను కలిగి ఉంది అదేవిధంగా ఈ రోజుల్లో మీలో చాలా మందికి జియో చేయబడుతుంది అప్పుడు కాపీరైట్ కనపడని ఆస్తి అవుతుంది కొన్నిసార్లు ఇది కాపీరైట్ చేయబడదు అప్పుడు దీనిని గుడ్విల్ అని పిలుస్తారు ఇప్పుడు కనిపించని ఆస్తుల మూల్యాంకనం కొంచెం కష్టం భౌతిక ఆస్తుల యొక్క సాపేక్ష మదింపు సులభం ఏమైనప్పటికీ మనము తరువాత స్లైడ్ కి వెళ్తాము కానీ ప్రస్తుతం మీ తెరపై మీకు భౌతికమైన మరియు కనపడని స్థిర ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు తదుపరిది కరెంట్ అసెట్స్ అంటే విలువ చేరిక చక్రంలో అనేక ఆస్తులు నిరంతరం మార్పిడి అవుతుంటాయి ఆ ఆస్తులు సాధారణంగా ప్రస్తుత ఆస్తులు గా పిలువబడతాయి సాధారణంగా ఈ ఆస్తుల జీవితం చాలా తక్కువ అవి సంస్థలో సాపేక్షంగా తక్కువ సమయం ఉండవచ్చు అంటే 15 రోజులు 1 నెల 2 నెలలు 3 నెలలు మరియు మొదలైన సమయం ఈ ఆస్తులను ప్రస్తుత ఆస్తులు అంటారు ఇప్పుడు ప్రస్తుత ఆస్తులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి మానిటరీ కి ఉదాహరణలు ఇవ్వగలరా మీలో ఎవరైనా ఆలోచించగలరా దేనినైతే ధన రూపం గా వ్యక్తం చేయగలమో దానిని మానిటరీ అని చెప్పవచ్చు ఆర్థిక ప్రకటనలలో ప్రతి అంశం ధన రూపం గానే ఉంటుంది అయితే ప్రతి అంశాన్ని మానిటరీ కరెంట్ అసెట్స్ అని పిలవగలమా మరి అలాంటప్పుడు నాన్ మానిటరీ కరెంట్ అసెట్స్ అంటే ఏమిటి అని మీలో చాలామంది ఆలోచిస్తూ ఉండవచ్చు నేను మీ ప్రశ్నకు జవాబు ఇస్తాను డెటార్స్ లేదా సరుకు ను నాన్ మానిటరీ కరెంట్ అసెట్స్ గా చెప్పవచ్చు మీరు ముడిసరుకును కొనుగోలు చేసినట్లయితే అది స్థిరంగా ఉంటుంది ఇది ముడి పదార్థాల జాబితా మీరు ఆ ముడి సరుకును పూర్తి చేసిన వస్తువులుగా మార్చవచ్చు అప్పుడు ఇది పూర్తయిన వస్తువుల జాబితా అవుతుంది కొన్ని కంపెనీలు ట్రేడింగ్ వ్యాపారాన్ని మాత్రమే చేస్తాయి వారు పూర్తిగా తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేస్తారు మరియు వాటిని అమ్ముతారు ఆ సందర్భంలో వారి చేతిలో పూర్తి చేసిన వస్తువుల నిల్వను నాన్ మానిటరీ కరెంట్ అసెట్స్ అంటాము నాన్ మానిటరీ కరెంట్ అసెట్స్ కు కూడా ద్రవ్య విలువ ఉందని నేను చెప్తున్నాను అప్పుడు మీరు వాటిని ద్రవ్యేతర అని ఎందుకు పిలుస్తారు కారణం మార్కెట్లో మార్పులతో వాటి విలువ కూడా మారుతూ ఉంటుంది ఉదాహరణకు పూర్తయిన వస్తువుల విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు పెట్టుబడి విలువ కొన్నిసార్లు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చు కాబట్టి అటువంటి ఆస్తులను నాన్ మానిటరీ కరెంట్ అసెట్స్ అంటే ద్రవ్యేతర ప్రస్తుత ఆస్తులు అంటారు ఇప్పుడు ముఖ్యమైన ఆస్తులు ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ఇప్పుడు తదుపరి భాగం అయిన అప్పు కి అయిన వెళ్దాం ఇప్పుడు అప్పు అంటే ఏమిటి గత సంఘటనల నుండి ఉత్పన్నమయ్యే సంస్థ యొక్క ప్రస్తుత బాధ్యత అప్పు అని మీరు తెరపై చూడగలుగుతున్నారని నేను భావిస్తున్నాను కాబట్టి గతంలో ఒకరి నుండి ముడిసరుకును కొనుగోలు చేసాము అనుకుందాం దానికి మీరు నగదు చెల్లించినట్లయితే మీకు ఎటువంటి అప్పు ఉండదు కానీ మీరు ముడిసరుకును కొనుగోలు చేసి ధనం ఇంకా చెల్లించక మీరు నెల చివరిలో చెల్లించబోతున్నారని చెప్పినట్లయితే అది ఈ రోజు నాటికి ఇంకా చెల్లించబడలేదు కావున అది మీ పుస్తకాలలో అప్పుగా చూపబడుతుంది నేను చెబుతున్న ఉదాహరణలో ఇది ఏ రకమైన అప్పు అవుతుంది నేను ముడిసరుకును కొనుగోలు చేసాను నేను ఒక నెలలోపు చెల్లించబోతున్నాను ఇది ఏ రకమైన ముడి అప్పు మీలో చాలా మంది దీనిని సరిగ్గా ఊహిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇది ప్రస్తుత అప్పు అవుతుంది ఎందుకంటే ఇది కేవలం 1 నెలలో చెల్లించబడుతుంది ఏమైనప్పటికి మనము వివిధ రకాలైన అప్పులను తరువాత చూస్తాము ఇప్పుడు ఇది ఇప్పటికే ఉన్న బాధ్యత బ్యాలెన్స్ షీట్ తేదీలో ఒక ఆధారం ఉండి లెక్కించదగినటువంటి మరియు విలువ కట్ట తగినటువంటి ధనం బయటకు వెళుతుంది అని ఒక అంచనా ఉంటుంది కాబట్టి మనము 1 లక్ష ముడిసరుకును కొనుగోలు చేసామని అనుకుందాం 1 నెల తర్వాత 1 లక్ష చెల్లిస్తాము అని చెబుతాము కాబట్టి మీ అంచనా ప్రకారం బయటకు వెళ్లే ధనం 1 లక్ష అని మీకు తెలుసు అందుకే దీనిని అప్పుగా పిలుస్తారు కొన్నిసార్లు మీకు ఖచ్చితమైన విలువ తెలియదు కానీ మీరు విలువను అంచనా వేయవచ్చు అయినప్పటికీ దీనిని అప్పుగా పిలుస్తారు నేను మీకు ఇచ్చిన ఉదాహరణ కాకుండా అప్పు యొక్క ఏదైనా ఉదాహరణ గురించి మీరు ఆలోచించగలరా మీలో చాలామంది దీనిని సరిగ్గా ఊహిస్తున్నారని నేను అనుకుంటున్నాను నేను బ్యాంకు నుండి రుణం తీసుకుంటానని అనుకుందాం నేను దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి బ్యాంక్ లోన్ కూడా ఒక అప్పుకు ఉదాహరణ ఇప్పుడు అప్పులు రకాలు ఏమిటి ఇది చాలా సులభం మీరు గుర్తు చేసుకుంటే అప్పులు రెండు రకాలు ఒకటి కరెంట్ లయబిలిటీ మరొకటి నాన్ కరెంట్ లయబిలిటీ కాబట్టి నాన్ కరెంట్ అంటే దీర్ఘకాలిక ఇది 1 సంవత్సరం తరువాత చెల్లించబడుతుంది ఇది 1 సంవత్సరానికి పైగా కాలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నాన్ కరెంట్ లయబిలిటీకి ఏదైనా ఉదాహరణ గురించి మీరు ఆలోచించగలరా మనం చర్చించిన బ్యాంక్ రుణం ఒకటి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎక్కువగా 1 సంవత్సరానికి పైగా ఉంటుంది కానీ బ్యాంక్ రుణం కాకుండా ఇతర అప్పులు మరియు ఇతర నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయా ఇవి దీర్ఘకాలిక లేదా నాన్ కరెంట్ లయబిలిటీస్ అవి 1 సంవత్సరానికి మించి తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది సాధారణంగా ఇవి నిధుల వనరులను సూచిస్తాయి ఎందుకంటే సంస్థ నిధులను సేకరిస్తోంది ఇప్పుడు ఉదాహరణ బ్యాంక్ రుణం ఇది 1 సంవత్సరానికి మించి ఉంటుంది అని మీకు తెలుసు అది ఎన్బిఎఫ్సి కాబట్టి బ్యాంకులు కాకుండా మీకు రకరకాల రుణాలు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి అది కూడా మనకు నాన్ కరెంట్ లయబిలిటీ లయబిలిటీకి ఇంకొక ఉదాహరణ డిబెంచర్ అంటే దీర్ఘకాలిక రుణానికి ఉదాహరణ లయబిలిటీ కి మరో సాధ్యం డెఫర్డ్ టాక్స్ లయబిలిటీ అంటే ప్రస్తుత అప్పు మీ అందరికీ ఉదాహరణలు తెలుసు అని నేను అనుకుంటున్నాను కానీ ఒక్కసారి చూడండి ఇవి 1 సంవత్సరంలోపు తిరిగి చెల్లించటానికి అవకాశం ఉంది మరియు సాధారణంగా అవి గత ఉపన్యాసాలలో మనం చూసిన విధంగా రోజువారీ వ్యాపార లావాదేవీలు లేదా డబ్బు చక్రంవ్యాపార చక్రం ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎక్స్ పెన్సెస్ అంటే ఏమిటి ఉదాహరణకు మీకు 100 మంది ఉద్యోగులు ఉంటే సాధారణంగా నెల చివరి రోజున జీతం చెల్లించాలి 30 లేదా 31 న చెల్లించాలి మనము ఆ రోజు జీతం చెల్లించకపోతే అనగా ఏప్రిల్ జీతం ఏప్రిల్ 30 లోపు చెల్లించాలి కాని మీరు చెల్లించకపోతే మే నెలలో మే 10 న చెల్లించినట్లయితే అప్పుడు ఏప్రిల్ 30 వ తేదీ నుండి మే 9 వరకు మీరు రోజువారీ బ్యాలెన్స్ షీట్ చేస్తే అది బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా చెల్లించని ఏదైనా వ్యయం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ గా పరిగణించబడుతుంది అప్పుడు ఇంకొక ఉదాహరణ అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే పెరిగిన వడ్డీ కాని అది ఇంకా చెల్లించలేదు ఇప్పుడు అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏమిటి మీరు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారని అనుకుందాం మీరు సంవత్సరానికి 10 శాతం వడ్డీ చొప్పున 1 లక్ష రుణం తీసుకున్నారని అనుకోండి అంటే ప్రతి సంవత్సరం మీరు 10 శాతం చెల్లించాలి కాబట్టి 1 లక్షకి మీరు 10000 చెల్లించాలి అది సంవత్సరం చివరిలో ఇప్పుడు సంవత్సరం చివరిలో మీరు 10000 చెల్లించకపోతే అది మనము ఇప్పటికే చర్చించిన అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ కి ఉదాహరణ అవుతుంది కానీ సంవత్సరంలో 3 నెలలు ముగిసిందని మరియు మీరు బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేస్తున్నారని అనుకోండి మీరు సంవత్సరం చివరిలో 10000 చెల్లించాలి అంటే 3 నెలల చివరిలో మీరు 10000 లో నాలుగవ వంతు చెల్లించాలి లేదా 2500 చెల్లించాలి కానీ మీరు ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు మీరు సంవత్సరం చివరిలో చెల్లించాలి కానీ 3 నెలల చివరలో మీరు ఇప్పటికే ఈ అప్పుకు గాను ఒక బాధ్యతను సృష్టించారు దీనిని అక్రూడ్ ఇంట్రెస్ట్ గా పిలుస్తారు అది పెరిగింది కానీ ఇంకా చెల్లించబడలేదు ఇది ఎప్పుడు చెల్లించాలి 1 సంవత్సరం తరువాత కానీ మీరు నిధులను ఉపయోగించిన 3 నెలల తరువాత మీరు 2500 ను వడ్డీగా చూపించాల్సి ఉంటుంది కరెంట్ లయబిలిటీ కి ఇది మరో ఉదాహరణ తదుపరి ఉదాహరణ ప్రొవిజన్ ఫర్ టాక్స్ అంటే పన్ను కోసం కేటాయింపు ఇప్పుడు అర్థం ఏమిటి మనం సంపాదించే లాభం గురించి చర్చిస్తున్నప్పుడు దానిపై ఆదాయపు పన్ను చెల్లించాలి లెక్కింపు మన చేత చేయబడుతుంది చివరగా దీనిని ఆదాయపు పన్ను శాఖ ఆమోదించాలి మన లెక్కింపు ప్రకారం మనము లాభాలను లెక్కిస్తాము మన లెక్క ప్రకారం మనమే చెల్లించవలసిన పన్నులను కూడా లెక్కిస్తాము మనము చెల్లించే సమయం వరకు ఇది కరెంట్ లయబిలిటీ క్రింద పన్ను కోసం కేటాయింపుగా చూపబడుతుంది తదుపరిది బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ విషయంలో మీరు 10000 జమ చేసినా మీరు 15000 ఉపసంహరించుకోవచ్చు ఆ 5000 మనము బ్యాంకు ఖాతాలో అధికంగా బ్యాలెన్స్ తీసుకున్నాము ఇది మన ఖాతాలో మైనస్ 5000 గా కనిపిస్తుంది ఆ మైనస్ 5000 ను బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అని పిలుస్తారు వాస్తవానికి ఒక నిర్దిష్ట సంస్థ బ్యాంకు నుండి ఎంత ఉపసంహరించగలదో ఒక పరిమితి ఉంటుంది అయితే ఇది స్వల్పకాలికంలో చెల్లించబడుతుంది కాబట్టి ఇది ప్రస్తుత అప్పుగా పరిగణించబడుతుంది మీరు అర్థం చేసుకుంటున్నారా ప్రస్తుత అప్పులకు మరికొన్ని ఉదాహరణలు గురించి ఆలోచించండి ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ రెండింటినీ మనము అర్థం చేసుకున్నాము తరువాత నాన్ కరెంట్ లయబిలిటీస్ కరెంట్ లయబిలిటీస్ గురించి కూడా అర్థం చేసుకున్నాము మరికొన్నిఉదాహరణలు ఆలోచించండి మరియు అవి చర్చా వేదికపై చర్చించబడతాయి ఇప్పుడు ఒక ప్రత్యేక రకం అప్పుకు వెళ్దాం దానిని ప్రొవిజన్ అంటాము మీరు గుర్తు చేసుకున్నట్లయితే మనం ప్రస్తుత అప్పుల గురించి చర్చించినప్పుడు మనం ప్రొవిజన్ ఫర్ టాక్స్ అని ఎందుకు పిలవలేదు నేను సమయానికి పన్ను చెల్లిస్తే సమస్య లేదు ఎటువంటి అప్పు సృష్టించబడదు నేను సమయానికి పన్ను చెల్లించకపోతే అది అవుట్ స్టాండింగ్ టాక్స్ అంటే ఇంకా చెల్లించని పన్నుగా చూపించబడాలి కాని దాన్ని అలా పిలవడానికి బదులుగా మనము దానిని ప్రొవిజన్ ఫర్ టాక్స్ అని పిలుస్తున్నాము కారణం ఏమిటి ఇప్పుడు దాన్ని చూడండి ప్రొవిజన్ అనేది తెలిసిన అప్పు అంశం గురించి చెబుతుంది కానీ ఆ అప్పు ఖచ్చితంగా ఎంతనో మనకు తెలియదు అంటే ఒక బాధ్యత ఉందని నాకు తెలుసు ఒక అప్పు ఉందని నాకు తెలుసు కాని ఎంత చెల్లించాలో నాకు తెలియదు అటువంటి పరిస్థితులలో మీరు ఒక ప్రత్యేక అంశాన్ని సృష్టిస్తారు ఇది కూడా ఒక రకమైన అప్పు కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది దాని పేరే ప్రొవిజన్ అంటే కేటాయింపు కాబట్టి ప్రొవిజన్ అనేది ఆమోదయోగ్యమైన అప్పులను తీర్చడానికి కేటాయించిన మొత్తాన్ని సూచిస్తుంది కాని మొత్తం ఇంకా ధృవీకరించబడలేదు ఉదాహరణలు కూడా మీ ముందు ఉన్నాయి విద్యుత్ ఛార్జీల కోసం ఒక ప్రొవిజన్ ఇప్పుడు మనము మార్చి 31 చివరిలో ఖాతాలు లేదా బ్యాలెన్స్ షీట్ తయారుచేస్తాము మరియు ప్రతి నెలకు గాను తరువాత నెల 10 న విద్యుత్ బిల్లు పొందుతాము అంటే ఫిబ్రవరి బిల్లు మార్చి 10 న వస్తుంది మార్చి బిల్లు ఏప్రిల్ 10 న వస్తుంది అంటే మార్చి 31 కి నాకు బిల్లు మొత్తం ఎంతనో తెలియదు కాని నేను విద్యుత్తును వినియోగించానని నాకు తెలుసు అంటే విద్యుత్ ఛార్జీల కారణంగా కొంత మొత్తం చెల్లించబడుతుంది నేను ఈ రోజు వరకు బిల్లు చెల్లించలేదు ఎందుకంటే నాకు విద్యుత్ బిల్లు ఇంకా రాలేదు అది ఏప్రిల్ 10 న వస్తుంది కాబట్టి మార్చి 31 నాటికి నేను బ్యాలెన్స్ షీట్ చేస్తున్నప్పుడు నేను చెల్లించవలసిన మొత్తం గురించి నాకు తెలియదు కాని విద్యుత్తు వినియోగించబడిందని నాకు బాగా తెలుసు అంటే కొంత మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం ఉంది కాబట్టి మనం ఒక ప్రొవిజన్ ను సృష్టిస్తాము ఇప్పుడు మీ మనస్సులో వచ్చే ప్రశ్న ఏమిటంటే ఇప్పటివరకు మనకు ఎటువంటి బిల్లు రాలేదు కాబట్టి మార్చి నెలలో విద్యుత్ బిల్లుకు ఛార్జీలు ఎలా తెలుస్తాయి ఇప్పుడు అంచనా వేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి ఉదాహరణకు నేను ఒక పని చేయగలను అది ఏమిటంటే గత 11 నెలల విద్యుత్ బిల్లులు నాకు తెలుసు ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు నా దగ్గర అన్ని బిల్లులు ఉన్నాయి మార్చి బిల్లు మాత్రమే ఇంకా చెల్లించవలసి ఉంది కాబట్టి నేను 11 నెలల సగటును తీసుకోవచ్చు లేదా నేను గత మార్చి విద్యుత్ బిల్లును కూడా తీసుకొని 5 లేదా 10 శాతం జోడించి ఈ మార్చిలో ఒక ప్రొవిజన్ గా పరిగణించగలను కాబట్టి అంచనా వేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి కాని కొంత అంచనా వేయబడుతుంది మరియు ఒక ప్రొవిజన్ సృష్టించబడుతుంది కాబట్టి ప్రొవిజన్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను మనము ఇప్పటికే చర్చించిన మరొక ఉదాహరణ ప్రొవిజన్ ఫర్ టాక్స్ ఇప్పుడు ఈ ప్రొవిజన్ కు సంబంధించినంతవరకు ఎంత పన్నులు చెల్లించాలో మనకు తెలియదు ఎందుకంటే ఆ నిర్ణయాలు పన్ను అధికారులు తీసుకుంటారు కానీ నేను చేసేది నా అవగాహన ఆధారంగా నేను లాభాన్ని లెక్కిస్తాను నేను చెల్లించవలసిన పన్నులను కూడా లెక్కించి బ్యాలెన్స్ షీట్లో ఒక ప్రొవిజన్ చేస్తాను చెల్లించాల్సిన పన్నుల అంచనా మొత్తాన్ని ప్రొవిజన్ ఫర్ టాక్స్ అని పిలుస్తారు ఉద్యోగులకు సంబంధించి కూడా అదే మార్గం సాధారణంగా వారి పనితీరు ఆధారంగా బోనస్ అంటే మొండి బకాయిలకు కేటాయింపు అని పిలువబడే ఒక ప్రొవిజన్ ను సృష్టిస్తాను కాబట్టి ఈ రోజు మనం ప్రస్తుత దీర్ఘ కాలిక ఆస్తులు మరియు ప్రస్తుత దీర్ఘ కాలిక అప్పులు రెండింటినీ చర్చించాము మరియు మనం కొన్ని నిర్దిష్ట అప్పులు అయినటువంటి ప్రొవిజన్ గురించి చూద్దాం చాలా ధన్యవాదాలు